అందరికీ నమస్కారం సేవా పంపిణీ గురించి మనం గత కొన్ని సెషన్లలో చర్చిస్తున్నాము వస్తువుల మాదిరిగానే వినియోగదారులను చేరుకోవడానికి లేదా వినియోగదారులను తీసుకురావడానికి సేవలను కూడా పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది ఇప్పుడు వస్తువుల మాదిరిగానే సేవలలో కూడా పంపిణీ యొక్క ఒక ప్రాథమిక ప్రయోజనం లావాదేవీల సంఖ్యను తగ్గించడం మరియు మొత్తం లావాదేవీల ఖర్చును తగ్గించడం ప్రత్యేకించి వినియోగదారుని కోణం నుండి మరియు ఈ లావాదేవీ ఖర్చులు ద్రవ్య మరియు ద్రవ్యేతర రకం వంటివి కాబట్టి సర్వీసు డిస్ట్రిబ్యూషన్లో ప్రాథమికంగా మనం లొకేషన్ని చూసినప్పుడు వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా మనం ఎల్లప్పుడూ లొకేషన్ను గుర్తించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి సౌలభ్యం సౌలభ్యం అనేది మంత్రం ఇది మన పంపిణీ నెట్వర్క్ వ్యూహానికి మార్గనిర్దేశం చేస్తుంది వాస్తవానికి కొన్నిసార్లు మనం మౌలిక సదుపాయాలు మరియు వనరులు అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఒక నిర్దిష్ట సేవా పంపిణీ కేంద్రాన్ని కూడా గుర్తించవచ్చు కాబట్టి మీరు ఒక పెద్ద మాల్ని నిర్మిస్తుంటే ఇది అనేక సంబంధిత ఎక్కువగా సంబంధించిన అనేక రకాల సేవలకు పంపిణీ అవుట్లెట్గా పనిచేస్తుంది మీరు దానిని గుర్తించడానికి ప్రయత్నిస్తారు కొన్నిసార్లు ప్రధాన మెట్రో ప్రాంతం వెలుపల ఉండవచ్చు తద్వారా ప్రయాణ పరంగా వినియోగదారులు కూడా ప్రయాణించాల్సి ఉంటుంది ఏదేమైనా పార్కింగ్ పరంగా ఇతర వివిధ ద్రవ్యేతర ఖర్చులు మరియు రియల్ ఎస్టేట్ ఖర్చు మరియు మెట్రో స్థానానికి వెలుపల ఇతర మౌలిక సదుపాయాల సేవల ఖర్చుల పరంగా మొత్తం ఆర్థిక వ్యవస్థను అందించవచ్చు ఇది సర్వీస్ ప్రొవైడర్ మరియు అంతిమంగా సేవా వినిమయదారుడికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు సేవ పంపిణీ పై మన సెషన్ను ముగించడానికి ఈ సందర్భంలో మరికొన్ని అధునాతన సమస్యలను చర్చించాలనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రత్యేక సెషన్కు మనం "నెట్వర్క్ ఆఫ్ సర్వీసెస్" అని పేరు పెట్టాము నెట్వర్క్ ఎందుకంటే ఇది మనం ఇప్పటికే ప్రవేశపెట్టిన ఆధునిక ఇడియమ్ ఇది విలువ కూటమి మరియు నెట్వర్క్ల విలువ మొత్తం భావన లేదా సేవలలో విలువ సృష్టి యొక్క నెట్వర్క్ వీక్షణ ఈ చిత్రం లో ఎగువ భాగం ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న బిజినెస్ మోడల్ ఇప్పుడు ఆధునిక కాన్సెప్ట్కు దారి తీస్తుంది ఇక్కడ మనకు కస్టమర్ల నెట్వర్క్లు ఉన్నాయి సర్వీస్ ప్రొవైడర్ల నెట్వర్క్లు ఉన్నాయని మనం చర్చించుకుంటున్నామని మీకు గుర్తుండే ఉంటుంది మధ్యలో మనకు నెట్వర్క్ కూడా ఉంది దీనిని స్పష్టం చేయడానికి ఉదాహరణకు ఈ చిత్రాన్ని చూద్దాం ఇది వాస్తవానికి ఏదైనా ఆధునిక మాల్ లోపలి భాగం లేదా పెద్ద షాపింగ్ కేంద్రం కావచ్చు కానీ వాస్తవానికి ఇది భారతదేశంలోని ఒక ఆధునిక విమానాశ్రయం యొక్క లోపలి దృశ్యం ఢిల్లీలో ఒకటి మరియు ముంబైలో ఒకటి రెండు ఆధునిక తాజా ముద్రిత విమానాశ్రయాలు ఉన్నాయని మీకు తెలుసు మరియు ఇది వాటిలో ఏదైనా ఒక్కటి కావచ్చు లేదా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఇతర విమానాశ్రయం కావచ్చు ఇది ఇక్కడ చూపినట్లుగా ఇది షాపింగ్ మాల్ లేదా పెద్ద సూపర్ మార్కెట్ గొలుసు లోపలి భాగం కావచ్చు కారణం నేడు విమానాశ్రయాలు ఫ్లైయింగ్ సంబంధిత సేవల నెట్వర్క్లు మాత్రమే కాదు అంటే అనేక విమానాల ల్యాండ్ అవ్వడం అనేక విమానాలు బయలుదేరుతున్నాయి వాస్తవానికి 100 లు మరియు 1000 ల్యాండింగ్లు మరియు టేకాఫ్లు రోజులో జరుగుతాయి మరియు ఈ ల్యాండింగ్ మరియు నెట్వర్క్ విమానం టేకాఫ్కు సంబంధించి మనకు అనేక ఇతర సేవలు ఇంధన సేవలు విమానం నిర్వహణ సేవలు బ్యాగేజ్ లోడింగ్ అన్లోడింగ్ ఉన్నాయి ప్యాసింజర్ లోడింగ్ అన్లోడింగ్ మరియు అన్ని ఇతర రకాల సేవలు ఇది ఆధునిక విమానాశ్రయాన్ని నిజంగా చాలా పెద్ద సేవా కర్మాగారంగా మారుస్తుంది ఏదేమైనా ఈ రకమైన పూర్తిగా భౌతిక వనరుల భారీ పెద్ద మౌలిక సదుపాయాల రకాల సేవా నెట్వర్క్లు ఇప్పుడు తరచుగా వివిధ రకాల సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ నెట్వర్క్ల ద్వారా పరిపూర్ణం చేయబడతాయి ఇటీవల నేను నార్వేలో ఒక సమావేశంలో ఉన్నప్పుడు నేను హెల్సింకి ఫిన్లాండ్ లోని ప్రధాన విమానాశ్రయం నుండి ట్రోండ్హీమ్ కు వెళ్లాను ఇది నార్వేలోని ఒక ప్రధాన మరియు ఆసక్తికరమైన చిన్న విమానాశ్రయం ఒక అందమైన నగరం మరియు అక్కడ ఒక ప్రధాన విశ్వవిద్యాలయం ఉన్న నగరం ఇప్పుడు నెట్వర్క్ను యాక్సెస్ చేయడం మరియు అవసరమైన దశలను చేయడం బ్యాగేజ్ డిపాజిట్ లేదా బ్యాగేజ్ డ్రాప్ చెక్ ఇన్ చేయడానికి అవసరమైన దశల ద్వారా వెళుతున్నప్పుడు దానిలో ఎక్కువ భాగం నా కంప్యూటర్ నుండి నా హోటల్ గది నుండి జరిగింది కాబట్టి నేను నిజంగా వెబ్లో చెక్ ఇన్ చేశాను నేను నా కంప్యూటర్ నుండి నా బోర్డింగ్ పాస్ను ముద్రించగలను నా స్మార్ట్ ఫోన్లో బోర్డింగ్ కార్డ్ యొక్క నిర్ధారణ లేదా వీక్షణ వచ్చింది ఇది నాకు ఎయిర్పోర్టులో ఆమోదయోగ్యమైనది మరియు సంపూర్ణంగా ఆమోదయోగ్యమైనది మరియు నేను విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఇది నిజంగా విమానాశ్రయాలలో మోహరించిన ఆటోమేషన్ మరియు సెల్ఫ్ సర్వీస్ టెక్నాలజీని మించిన మార్గం ఇక్కడ నేను నా చివరి బోర్డింగ్ కార్డును ముద్రించగలను నేను నా సంచులను తూకం వేయగలను మరియు తదనుగుణంగా నా సామాను ట్యాగ్లను ముద్రించగలను మరియు నేను నా ట్యాగింగ్ నేనే చేసాను మరియు నేను దానిని ఒక నిర్దిష్ట మార్గంలో తీసుకెళ్లాను మరియు అక్కడ బార్కోడ్ రీడర్లు ఉన్నాయి మరియు ఒకసారి నా బ్యాగేజ్ స్ట్రిప్లు చదివిన తర్వాత నేను వాటిని కన్వేయర్పై ఉంచాను మరియు బ్యాగేజ్ పోయింది మరియు నేను నా గమ్యం చేరుకున్నప్పుడు నేను దానిని తిరిగి పొందాను భద్రతా తనిఖీ అని పిలవబడే ప్రక్రియ మొదలైన వాటి ద్వారా కూడా భౌతిక భద్రతా తనిఖీ అక్కడ ఉంది కానీ బోర్డింగ్ కార్డును తనిఖీ చేయడం మరియు సరైన గేట్కి మార్గదర్శకత్వం తనిఖీ చేయడం అన్నీ ఆటోమేటెడ్ చేయబడ్డాయి అన్నీ RFID ద్వారా జరుగుతాయి బార్కోడ్ల ద్వారా ట్యాగ్లు వగైరా కాబట్టి ఫలితంగా విమానం బయలుదేరడానికి ముందు విమానాశ్రయంలో చాలా సమయం కాళిగా అందుబాటులో ఉంది మరియు అది షాపింగ్ కోసం నా సమయాన్ని పెంచింది అందుకే ఈ ఆధునిక విమానాశ్రయాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా లేదా నెట్వర్క్లను సృష్టించడం లేదా నెట్వర్క్లో కొంత భాగాన్ని అవుట్సోర్సింగ్ చేయడం లేదా విమానాశ్రయం యొక్క భౌతిక సరిహద్దును దాటి తమ నెట్వర్క్లో కొంత భాగాన్ని బయటకు నెట్టడం చేయబడుతుంది కాబట్టి ఇది సైబర్ నెట్వర్క్లో పంపిణీ మరియు ఫలితంగా వారు వినియోగదారుల సౌలభ్యం ద్వారా డ్యూటీ ఫ్రీ షాపింగ్ వంటి ఇతర విలువ ఆధారిత సేవల కోసం వినియోగదారుల లభ్యత ద్వారా విలువ జోడింపులను పెంచుకోగలుగుతారు మొత్తంగా వినియోగదారుడికి తక్కువ ఇబ్బందులు క్యూలు లేవు చెక్ ఇన్ క్లర్క్లు లావాదేవీతో ఎలాంటి సమస్యలు ఉండవు మరియు ఎయిర్పోర్టులో షాపుల్లో మరియు రెస్టారెంట్లలో ప్రయాణికులు ఎక్కువ కాలం గడిపినా అధిక ఆదాయం ఉంటుంది అయితే అద్భుతమైన అత్యంత సామర్థ్యం కలిగిన సేవా నెట్వర్క్లకు తప్పనిసరిగా ఈ భారీ మౌలిక సదుపాయాలు అధిక సాంకేతికత విస్తరణ మొదలైనవి అవసరమని అనుకోకండి ఎందుకంటే ముంబైలోని ప్రసిద్ధ డబ్బావాలాస్ వంటి ఉదాహరణలు ఉన్నాయి చాలా తక్కువ సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అద్భుతమైన సేవా నెట్వర్క్ అది వారు అద్భుతమైన సమాచారం మరియు కోడింగ్ టెక్నిక్లను ఉపయోగిస్తారు కానీ మనం సాధారణంగా ICT మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ కంప్యూటర్లు అంటే ఈ అద్భుతమైన ప్రపంచ ప్రసిద్ధ సేవా నెట్వర్క్ ద్వారా ఉపయోగించబడలేదు ఈ సేవా నెట్వర్క్ విద్యావేత్తలు అభ్యాసకులు సరఫరా గొలుసు నిపుణులైన వ్యక్తులచే ప్రశంసించబడింది అందరితో ఈ అద్భుతమైన నెట్వర్క్ను చూడండి మరియు వారు IIT లు లేదా IIM లకు వచ్చినప్పుడు లేదా వారి ప్రతినిధులు వివిధ ఇతర సమావేశాలను సందర్శించినప్పుడు చాలా ప్రశ్నలు అడుగుతారు ఈ పంపిణీ నెట్వర్క్ యొక్క పటిష్టతను మీరు ఎలా నిర్ధారిస్తారు లేదా మీరు ఎదుగుదలను ఎలా ఎదుర్కుంటారు లేదా ఏమి జరగబోతోంది మీకు ఎక్కువ మంది పోటీదారులు ఉంటే మరియు ప్రపంచం మారుతుంటే డబ్బావాలాస్ మారుతుందా వారి వద్ద ఉన్న కొన్ని అద్భుతమైన బొమ్మలను చూద్దాం ఈ సంఖ్యలు కొన్ని సంవత్సరాల ముందువి ఇప్పుడు అన్ని సంఖ్యలు గణనీయంగా పెరిగాయి ఈ సమయంలో ఈ ప్రత్యేక సెన్సెస్ తీసుకున్నప్పుడు ఈ ప్రత్యేక అధ్యయనం జరిగింది వారికి దాదాపు 175 200 వేల మంది క్లయింట్లు ఉన్నారు అంటే 2 తో గుణించడం 2అంటే దాదాపు 350 మిలియన్లకు పైగా డెలివరీలు దాదాపుగా ఈ రోజు అర మిలియన్ డెలివరీలు చేయబడ్డాయి ఒక నిర్దిష్ట వినియోగదారుడు అంటే నిన్న ఉపయోగించబడిన ఒక డబ్బా లేదా టిఫిన్ బాక్స్ ఖాళీగా కస్టమర్ కార్యాలయం నుండి పంపిణీ చేయబడుతుంది మరియు కొత్త డబ్బా లేదా టిఫిన్ బాక్స్ డెలివరీ కోసం కస్టమర్ ఇంటి నుండి తీసుకోబడింది ఈ సేవ గురించి మీ అందరికీ తెలుసు ప్రాథమికంగా ఈ సేవ మీ ఇంటి నుండి తాజాగా వండిన భోజనాన్ని సేకరించి బొంబాయి యొక్క మరొక చివరకి అందిస్తుంది కాబట్టి బొంబాయిలోని ప్రజలు ఎక్కువగా శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు కాబట్టి ఇది మీ సబర్బన్ ఇంటి నుండి సేకరించబడుతుంది మరియు తరువాత ముంబై నగర కేంద్రానికి ముంబై కార్యాలయ ప్రాంతానికి పంపిణీ చేయబడుతుంది కాబట్టి దీనిని ములుంద్ లేదా భాండప్ నుండి తీసుకొని నారిమన్ పాయింట్ లేదా వర్లి వద్ద డెలివరీ చేయవచ్చు మరియు అది మీ టేబుల్ వద్ద లేదా మీ లంచ్ రూమ్లో పంపిణీ చేయబడుతుంది కాబట్టి డబ్బా ని మీ ఇంటి వద్ద నుండి సేకరించి మీకు సరైన టిఫిన్ బాక్స్ సరైన టిఫిన్ క్యారియర్ మీ ఆఫీస్ లో మీ టేబుల్ వద్దకి వినియోగదారుడికి అందించబడుతుంది అద్భుతమైన ఖచ్చితత్వంతో అందించబడుతుంది మరియు ప్రతిరోజూ వారు మునుపటి రోజు ఖాళీ టిఫిన్ బాక్స్ను తీసుకొని మరియు తాజాగా లోడ్ చేసిన టిఫిన్ బాక్స్ ని డెలివరీ చేస్తారు 75 కిలోమీటర్ల ప్రజా రవాణా ప్రధానంగా బొంబాయి సబర్బన్ రైల్వే వ్యవస్థను తీసుకుంటారు ఇది దాదాపు ఫుడ్ ట్రంక్ లైన్గా పనిచేస్తుంది మరియు మనం ఆరు సిగ్మా మిలియన్ వైఫల్యం రేటులో రెండు భాగాలు గురించి మాట్లాడే అత్యంత అద్భుతమైన వాస్తవం మరియు ఈ వ్యక్తులకు 15 మిలియన్ ల లో ఒకటి వైఫల్య రేటు అద్భుతమైన నాణ్యత రికార్డు మరియు అవి ఆదాయాలు మొదలైనవి బాగా చర్చించబడ్డాయి మరియు మొత్తం ప్రక్రియను మీరు గమనించాలనుకుంటే మీరు యూ ట్యూబ్కు లేదా గూగుల్కి వెళ్లాలి మీరు మెటీరియల్ ను కనుగొనవచ్చు మరియు వాస్తవానికి మొత్తం జరుగుతున్నట్లు మీరు చూడవచ్చు ఈ మొత్తం ప్రక్రియ ఆధారంగా ఇప్పుడు విడుదలైన ప్రసిద్ధ సినిమాలు కూడా ఉన్నాయని నేను అనుకుంటున్నాను గత సంవత్సరం విడుదలైన అద్భుతమైన సినిమా లంచ్ బాక్స్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది ఆస్కార్ కొరకు దాదాపు నామినేట్ చేయబడింది కాబట్టి మీరు ఆ సినిమాను కూడా చూడవచ్చు మరియు ఆ చిత్రం చాలా ఆసక్తికరమైన రొమాన్స్ గురించి వేరొక దాని గురించి ఉంటుంది కానీ ఇది మొత్తం డెలివరీ సిస్టమ్పై ఆధారపడి ఉంటుంది డబ్బావాలా సంస్థ నిర్మాణం చాలా సులభం ఇది కేవలం మూడు అంచెల నిర్మాణం మరియు సమూహాలు మరియు ఎక్కువగా వ్యక్తులు నిమగ్నమై ఉన్నారు వారు నిజంగా ఉద్యోగులు కాదు మొత్తం మిగులును పంచుకుంటారు అది ఆపరేషన్ ద్వారా రూపొందించబడింది మరియు ఒక విధంగా వారు వ్యవస్థాపకులు కాబట్టి ఇది వాస్తవానికి పారిశ్రామికవేత్తల సహకారం మరియు అక్కడ సాంస్కృతికంగా చాలా సారూప్యంగా ఉంటుంది వారిలో చాలా వరకు మీకు గ్రాడ్యుయేట్లు వారు పాఠశాల స్థాయిలో చదువుకోవచ్చు అందువల్ల ప్రాథమిక విద్య కానీ అధిక తెలివితేటలు వారు తమను తాము ఎలా నియమించుకుంటారో వారు ఎక్కువగా నోటి మాటల ద్వారా మరియు ప్రాథమికంగా వ్యాప్తి చేయడం ద్వారా అలాగే రిఫరల్స్ ద్వారా మార్కెట్ చేస్తారు కాబట్టి ఇది కస్టమర్ అడ్వకేసీకి అనువైన ఉదాహరణ ఇక్కడ వినియోగదారులు మీ విక్రయదారుడిగా సహకరించబడతాడు కాబట్టి మీరు వారి కొత్త వినియోగదారుల వార్షిక సముపార్జనను పరిశీలిస్తే 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది వినియోగదారులు ఇప్పటికే ఉన్న వినియోగదారుల రిఫెరల్ ద్వారా లేదా ప్రస్తుత కస్టమర్ల ద్వారా పరిచయం చేయబడ్డారని చెప్పబడింది ప్రజలు కూడా అదే విధమైన పని విధానంతో ప్రజలకు సేవ చేస్తున్నారు వారు చాలా ఆహ్లాదకరంగా ఉంటారు ప్రజలు వారితో పనిచేయడానికి సాధారణంగా చాలా మంచి భావన కలిగి ఉంటారు ఈరోజు మీకు టిఫిన్ డబ్బా వాలా తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రజలు ఆఫీసులు మరియు పాఠశాలలు మరియు కళాశాలలకు దూరంగా ఉన్న సమయంలో డబ్బావాలా వినియోగదారుల ఇంటికి వెళ్తాడు కాబట్టి మీరు చాలా సురక్షితంగా ఉండాలి మరియు ఏదైనా సేకరించడానికి ఒక వ్యక్తి మీ ఇంట్లోకి వెళ్తున్నట్లు సురక్షితంగా భావించాలి కాబట్టి మీరు మరియు ఈ స్థాయి భద్రత టాక్సీ డ్రైవర్ల గురించి మనం చాలా విన్నప్పుడు నేరాలు చేయడం లేదా ఇతర కిరాయి కారు డ్రైవర్లు కొన్ని ఘోరమైన నేరాలకు పాల్పడటం మీకు తెలుసు ముంబైలోని డబ్బావాలాస్ ఆ విషయంలో తప్పుపట్టలేని రికార్డును కలిగి ఉన్నారు కాబట్టి వారు సాధారణ రిలే వ్యవస్థను ఉపయోగిస్తారు డబ్బాస్ భాండుప్లోని ఒక నిర్దిష్ట ప్రాంతంలోని ఇళ్ల నుండి సేకరించి రైల్వే స్టేషన్కు పంపిణీ చేయబడుతుంది కాబట్టి ఒక నిర్దిష్ట వ్యక్తి ఒక నిర్దిష్ట జోన్ నుండి మరియు వివిధ మండలాల నుండి వివిధ పికప్ సిబ్బంది వాటిని సేకరిస్తారు అప్పుడు వారు ఈ ములుంద్ స్టేషన్ లేదా భాండప్ స్టేషన్ వద్ద గుమిగూడారు ఆపై అది రైలులోకి ఎక్కిస్తారు మరియు తరువాత వర్లి మరొక చివరలో దించి దించి లేదా నారిమన్ పాయింట్ లేదా విక్టోరియా టెర్మినస్ లేదా చర్చి గేట్ వద్ద అప్పుడు అవి హబ్ మరియు స్పోక్ మెకానిజం ద్వారా చివరికి గమ్యాన్ని చాలా వేగంగా చేరుకొని మళ్లీ పంపిణీ చేయబడతాయి కాబట్టి ఈ డబ్బాలన్నీ సుమారు 2 గంటల వ్యవధిలో సేకరించి డెలివరీ చేయబడతాయని ఊహించుకోండి కాబట్టి ఆహారం ఇప్పటికీ దాదాపు వేడిగా మరియు తాజాగా ఉంటుంది కాబట్టి తాజాగా వండిన ఆహారం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి మరియు ఖచ్చితమైన ప్రదేశానికి చాలా తక్కువ వ్యవధిలో డెలివరీ చేయబడుతుంది అది మీ టేబుల్కి వస్తుంది వారు కోడింగ్ సిస్టమ్లను ఉపయోగిస్తారు మీరు టాప్ లైన్లో చూసినట్లుగా కోడింగ్ సిస్టమ్ యొక్క ఉదాహరణను నేను మీకు చూపుతాను ఇది చాలా సులభమైన కోడింగ్ సిస్టమ్ వారు మూలాన్ని అలాగే గమ్యాన్ని కూడా చూపుతారు క్లయింట్ పేరు కూడా అవసరం లేదు మరియు కోడింగ్ వ్యవస్థ అన్ని అక్షరాస్యత స్థాయిల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది మరియు పనిదినం షెడ్యూల్ ఎందుకంటే ఈ మొత్తం పని వేళల్లో పనిచేస్తుంది ఈ సమయంలో 10 నుండి 4 సమయంలో మరియు ప్రతి వ్యక్తి 30 నుండి 35 పికప్ డెలివరీలను నిర్వహించగలిగే పరిమాణంలో నిర్వహిస్తారు అందువల్ల వారు దాని ప్రకారం ప్రజలపై లోడ్ను పంపిణీ చేస్తారు తద్వారా మానవ తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది మరియు నేను చెప్పినట్లుగా ఒక డబ్బా తిరిగి ఇవ్వబడింది అదేవిధంగా తాజా డబ్బా సేకరిస్తారు మరియు ఒక డబ్బా ఇది ఇప్పటికే ఉంది ఉపయోగించబడిన దానిని తీసుకొని మరియు మీ ఇంటికి తిరిగి డెలివరీ చేయబడుతుంది కాబట్టి రోజుకు నాలుగు సార్లు నిర్వహిస్తారు ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలా కొత్త రకాల పోటీదారులు ఇప్పుడు వస్తున్నారు వారు వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్ చైన్ మీకు తెలుసు రెస్టారెంట్లు విస్తరిస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు నెట్వర్క్ల మధ్య లేదా మధ్య ఒక రకమైన పోటీ జరుగుతోంది కాబట్టి ఫాస్ట్ ఫుడ్ చైన్లు ఒక రకమైన నెట్వర్క్ రెస్టారెంట్లు మరియు రోడ్సైడ్ విక్రేతలు లేదా ఉడిపి రెస్టారెంట్తో సహా మరొక రకమైన నెట్వర్క్ను సూచిస్తాయి మరియు ఈ డబ్బావాలాస్ వారు మరొక నెట్వర్క్కు ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఇది స్పైడర్ వర్సెస్ స్పైడర్ లాగా ఉంటుంది ఒక నెట్వర్క్ వర్సెస్ మరొక నెట్వర్క్ పోటీ దారులుగా ఉంటారు కాబట్టి వాటిలో కొన్ని హై సిటీ ఆధారితవి కానవసరం లేదు కాబట్టి మీకు ఇప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ అని పిలవబడే ఆహార డెలివరీ యాప్లు మరియు జొమాటో లేదా ఫుడ్ పాండా వంటి ఆహార డెలివరీ నెట్వర్క్లు ఉన్నాయి వారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ టెక్నాలజీ సోషల్ నెట్వర్క్లు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు మరియు వారు స్మార్ట్ఫోన్ యాప్లను ఉపయోగిస్తున్నారు మరియు వారు అగ్రిగేటర్లుగా అలాగే డెలివరీ వ్యకతులు గా వ్యవహరిస్తారు కాబట్టి వారు బహుళ రెస్టారెంట్ల నుండి ఆహారాన్ని తీసుకుంటారు మరియు దానిని బహుళ కస్టమర్లకు అందిస్తారు కాబట్టి ఇది చాలా వరకు అనేక నెట్వర్క్లకు ఒక నమూనా మరియు ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏమిటంటే జొమాటో మరియు ఫుడ్ పాండా వంటి వ్యాపారాలు ఇప్పుడు భారీగా నిధులు సమకూర్చాయి వేగంగా విస్తరిస్తున్నాయి డబ్బావాలాస్ యొక్క ఈ పురాతన వ్యాపారాన్ని వారు ఎలా చూస్తారు లేదా డబ్బావాలాస్ వాటిని ఎలా చూడాలి కాబట్టి డబ్బావాలా విజయ కారకాలు మీ ముందు ఉన్నాయి మీకు తెలుసా వీరు పారిశ్రామికవేత్తలు వారు ఉద్యోగులు కాదు కాబట్టి ఎలాంటి సమ్మె చేసిన దాఖలాలు లేవు కాబట్టి అవి అత్యంత విశ్వసనీయమైనవి చాలా ఫ్లాట్ స్ట్రక్చర్ ఎక్కువగా కస్టమర్ సముపార్జన రిఫరల్స్ మరియు కస్టమర్ అడ్వకేసీ నోటి మాట వ్యక్తుల నియామకాలు కూడా రిఫరల్స్ ద్వారా ఉంటాయి కాబట్టి సర్వీస్ ప్రొవైడర్లు మరియు సర్వీస్ ప్రొక్యూర్లు ఇద్దరూ ఒకరికొకరు తెలుసు మరియు ఇది ఒక ఆదర్శప్రాయమైన సేవా సంస్కృతిని సృష్టిస్తుంది మరియు క్లయింట్లు సురక్షితంగా భావిస్తారు మరియు చాలా మంచి రికార్డులు కలిగి ఉంటారు ఇప్పుడు ఈ పీపుల్ సెంట్రిక్ నెట్వర్క్ జోమాటోస్ ఫుడ్ పాండా వంటి అనేక టెక్నాలజీ సెంట్రిక్ నెట్వర్క్లతో పోటీ పడుతుంది లేదా చాలా ఇతర నగరాల్లో పెరుగుతున్న అనేక ఇతర డెలివరీ సర్వీసులు మరియు వాటిలో కొన్ని ఇప్పుడు బహుళ నగరాలుగా ఉన్నాయి కాబట్టి ప్రశ్న ఏమిటంటే డబ్బావాలాస్ యొక్క ఈ ఎక్కువగా మానవ కేంద్రీకృత నెట్వర్క్లు ఈ సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆధారిత ఫుడ్ డెలివరీ నెట్వర్క్లు అవి ఒకదానితో ఒకటి ఎలా పోటీపడతాయి ఎవరు మనుగడ సాగిస్తున్నారు మరియు ఈ సేవలు ఇప్పటి నుండి 5 సంవత్సరాలు పడుతుంది కాబట్టి మా తరపున మీరు ఈ అసైన్మెంట్కి ఆహ్వానించబడ్డారు కాబట్టి మీరు సర్వీస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మరియు మీరు బొంబాయి డబ్బావాలా సంస్థకు సలహా ఇవ్వాలి మనం రెండు స్లైడ్లు చేస్తాము మొదటి స్లయిడ్లో ఫుడ్ పాండా మరియు జొమాటో నుండి అభివృద్ధి చెందుతున్న పోటీలు ఫాస్ట్ ఫుడ్ చైన్లను విస్తరించడం గోలి అనే గొలుసు వంటి వ్యవస్థీకృత ఆహార గొలుసులను విస్తరించడం వంటి పోటీల వంటి ముఖ్య విషయాలను మీరు పట్టికలో వ్రాస్తున్నారు ఇది ప్రధానంగా వడ పావ్ వంటిది అసంఘటిత వీధి ఆహారం ఇప్పుడు వివిధ అవుట్లెట్ల నుండి బహుళ పరిశుభ్రమైన ప్యాకేజీలలో పంపిణీ చేయబడింది కాబట్టి ఈ ఉద్భవిస్తున్న అన్ని రకాల ఆహారాలు స్నాక్స్ భోజనం విందు విందు కాదు ప్యాక్ చేసిన భోజనం అని చెబుతాను ప్యాక్ చేసిన స్నాక్స్ డెలివరీ సిస్టమ్ డబ్బావాలాతో పోలిస్తే ఇందులో ప్రధానమైనవి ఏమిటి మరియు తదుపరి స్లయిడ్లో మీ అభిప్రాయం ఏమిటో డబ్బావాలా ఏమి తీసుకోవాలి భవిష్యత్తు కోసం వారు తమను తాము ఎలా సిద్ధం చేసుకోవాలి ఎలా ఉండాలో మీ అభిప్రాయం ఏమిటో మీరు సర్వీస్ మేనేజ్మెంట్ నిపుణుడిగా సిఫారసు చేయాలని నేను కోరుకుంటున్నాను వ్యూహాలు ఈనాటిలాగే 10 సంవత్సరాల నుండి సంబంధితంగా ఉంటాయి వారు ఉద్యోగి సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే వారు తమ సేవా నెట్వర్క్ నిర్మాణాన్ని మార్చినట్లయితే వారు మానవ కేంద్రీకృత నెట్వర్క్ను సాంకేతిక కేంద్రీకృత నెట్వర్క్తో మిళితం చేస్తే వారు ఎక్కడికి వెళ్లాలి ధన్యవాదాలు